డేటా సైన్స్ ఫర్ ఇంజనీర్స్ కోర్సు యొక్క ఆర్ R మాడ్యూల్ లో ని 8 వ ఉపన్యాసం కు స్వాగతం మునుపటి ఉపన్యాసాలలో మనము ఫంక్షన్ లను ఎలా సృష్టించాలో వాటిని ఎలా అమలు చేయాలో చూశాము కానీ మనము వాటిని ఒకే అవుట్పుట్ కి పరిమితం చేశారు ఈ ఉపన్యాసంలో లో మనం బహుళ ఇన్ పుట్ లను మరియు బహుళ అవుట్పుట్ తో ఫంక్షన్ లను చూడబోతున్నాము వీటిని MIMO పిలుస్తారు ఆ ఫంక్షన్ లను ఎలా సోర్స్ చేయాలి మరియు ఎలా పిలుస్తారు లేదా ఎలా కాల్ చేయాలి లాప్లీ మరియు ట్యాప్లీ ఆదేశాలను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను ఎలా లూప్ చేయాలో చూస్తాము అదేవిధంగా ఇన్లైన్ ఫంక్షన్ల గురించి కూడా చూస్తాము బహుళ ఇన్ పుట్ మరియు బహుళ అవుట్పుట్ తో ఫంక్షన్ లను చూద్దాం ఆర్ R లోని ఫంక్షన్ లు బహుళ ఇన్ పుట్ ఆబ్జెక్ట్ లను తీసుకుంటాయి అయితే ఇది ఒక ఆబ్జెక్ట్ ను మాత్రమే అవుట్పుట్ గా వ్రాస్తుంది అయితే ఇది పరిమితి కాదు ఎందుకంటే మీరు సృష్టించగల అన్ని అవుట్ పుట్ల జాబితా లను మీరు సృష్టించవచ్చు మరియు జాబితా రాసిన తర్వాత మీరు వాటిని యాక్సెస్ చేయవచ్చు జాబితా యొక్క అంశాలు మరియు మీకు కావలసిన సమాధానాలు పొందండి ఈ ఉదాహరణ ను పరిశీలిద్దాం నేను ఫంక్షన్ ను వాల్యూమ్ సిలిండర్ అండర్ స్కోర్ MIMIO ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇది సిలిండర్ యొక్క వ్యాసం మరియు ఎత్తు ను తీసుకుంటుంది మరియు వాల్యూమ్ మరియు ఉపరితల వైశాల్యం ని తిరిగి ఇస్తుంది ఆర్ R ఒక ఆబ్జెక్ట్ ను మాత్రమే రాయగలరు కాబట్టి నేను చేయవలసింది ఏమిటంటే నేను ఒక ఆబ్జెక్ట్ ని సృష్టించాలి లేదా క్రియేట్ చేయాలి ఇది వాల్యూమ్ మరియు ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉన్న జాబితా మరియు జాబితా ను తిరిగి ఇస్తుంది మేము దానిని తదుపరి పంక్తి లో ఎలా చేయగలమో చూద్దాము కాబట్టి మీరు మొదట మేము చాలా సార్లు చూసిన R ఫైల్ ను సృష్టించాలి మీరు R స్క్రిప్ట్ ను తెరిచిన తర్వాత ఫైల్ టాబ్ నుండి బటన్ R ను ఉపయోగించి మీరు R స్క్రిప్ట్ని సృష్టించవచ్చు ఇది మనకు అవసరమైన కోడ్ చేసే భాగం ఈ ఫంక్షన్కు వాల్యూమ్ సిలిండర్ అండర్ స్కోర్ MIMO అని పేరు పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది బహుళ ఇన్ పుట్ మరియు బహుళ అవుట్పుట్ మరియు ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లను వ్యాసం మరియు పొడవు ను తీసుకుంటుంది ఇంతకుముందు మనం వాల్యూమ్ మాత్రమే లెక్కించాము మరియు ఇప్పుడు మనం ఉపరితలం కూడా లెక్కించాలనుకుంటున్నాము ఇది π times diameter times length ద్వారా ఇవ్వబడుతుంది R మొదట ఒక ఆబ్జెక్ట్ ను మాత్రమే తిరిగి ఇస్తుంది కాబట్టి నేను వాల్యూమ్ మరియు ఉపరితల వైశాల్యం యొక్క జాబితా అయిన ఫలితం అని పిలువబడు ఒక ఆబ్జెక్ట్ ను సృష్టించాలి నేను వాల్యూమ్ కు వాల్యూమ్ మరియు ఉపరి తల వైశాల్యం కు ఉపరితల వైశాల్యం అని పేరు పెడుతున్నాను నేను ఈ ఫలితాన్ని లెక్కిస్తాను మరియు ఒక ఆబ్జెక్ట్ ను తిరిగి ఇవ్వమని ఫంక్షన్ను అడుగుతాను ఫలితం వాల్యూమ్ మరియు ఉపరి తల వైశాల్యం రెండింటినీ కలిగి ఉంటుంది మీరు ఫంక్షన్ను వ్రాసిన తర్వాత దాన్ని లోడ్ చేయమని పిలవటానికి లోడ్ చేయడానికి సోర్స్ బటన్ ఉపయోగించి చేయవచ్చు మీరు దాన్ని సోర్స్ చేసిన తర్వాత మీరు ఒక ఫంక్షన్ను కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఫంక్షన్ ను లోడ్ చేసిన తర్వాత ఫంక్షన్ను కాల్ చేయవచ్చు కాబట్టి నేను ఈ ఫంక్షన్ ఫలితాన్ని resultvolcylinder mimo అని పిలుస్తున్నాను మరియు నా ఆర్గ్యుమెంట్లుగా నేను 10 మరియు 5 ని పాస్ చేస్తున్నాను ఈ ఫలితం రెండు మూలకాలను కలిగి ఉంటుంది మొదటి మూలకం వాల్యూమ్ వాల్యూమ్ ను కలిగి ఉంటుంది రెండవ మూలకం ఉపరితల వైశాల్యం ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది ఫంక్షన్ ద్వారా ఆబ్జెక్ట్ ఫలితం ఇవ్వబడిన తర్వాత జాబితా ఉపన్యాసంలో మనం బోధించిన పద్ధతులను ఉపయోగించి ప్రేరక మూలకాలను యాక్సెస్ చేయవచ్చు కొన్నిసార్లు ఆర్ R స్క్రిప్ట్ ఫైల్ ను లోడ్ చేస్తూ క్రియేట్ చేస్తాము x2 4x 4 ఇక్కడ చూపిన విధంగా చాలా చిన్న ఫంక్షన్ లను సృష్టించాలనుకుంటున్నాను నేను ఈ వ్యక్తీకరణ ను వేర్వేరు x ల కోసం అంచనా వేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక ఫంక్షన్ ఫైల్ను కలిగి ఉండి ఆపై దాన్ని లోడ్ చేయడం దాన్ని ప్రారంభించడం చాలా పెద్ద పని కాబట్టి ఈ రకమైన పరిస్థితులలో మనం ఇన్లైన్ ఫంక్షన్ ను సృష్టించడానికి ఇన్లైన్ ఫంక్షన్ లు ఉపయోగించాలి మీరు ఫంక్షన్ కమాండ్ను ఆర్గ్యుమెంట్ x తో మరియు తరువాత ఫంక్షన్ యొక్క వ్యక్తీకరణ ఉపయోగించాలి మీరు దీన్ని సృష్టించిన తర్వాత మీరు దీన్ని కమాండ్ ప్రాంప్ట్ లోనే కాల్ చేయవచ్చు ఒక దాని యొక్క ఫంక్షన్ ఒక విలువను ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది మరియు x ఈ వ్యక్తీకరణ ను వేగవంతం చేస్తుంది 12 1 4 4 1 4 5 మరియు 5 4 9 అదేవిధంగా మీరు అవుట్పుట్లను వేర్వేరు ఆర్గ్యుమెంట్లు గా పొందవచ్చు అవి స్క్రీన్లో చూపబడతాయి కాబట్టి ఇప్పుడుమనము ఆబ్జెక్ట్ లు ఎలా లూపింగ్ చేయాలో చూద్దాం మేము కమాండ్ లైన్ లో ఇంటరాక్టివ్గా పనిచేసే టప్పుడు చాలా ఉపయోగ కరంగా ఉండే కొన్ని లూపింగ్ ఫంక్షన్లు ఉన్నాయి కొన్ని ఉదాహరణలు వర్తిస్తాయి లాప్లీ ట్యాప్లీ మరియు మొదలైనవి ఈ ప్రతి ఫంక్షన్ ఏమి చేస్తుందో చూద్దాం అప్లై ఫంక్షన్ R మ్యాట్రిక్స్ శ్రేణి యొక్క అంచులలో ఒక ఫంక్షన్ కి వర్తిస్తుంది లాప్లీ ఫంక్షన్ ఒక ఫంక్షన్ లేదా జాబితా లేదా వెక్టార్ కు వర్తిస్తుంది ట్యాప్లీ ఫంక్షన్ ఒక గరుకుగా ఉన్న శ్రేణి పై ఒక ఫంక్షన్కు వర్తిస్తుంది మరియు మాప్లై అనేది లాప్లీ యొక్క మల్టీవెరియట్ వెర్షన్ రాబోయే స్లైడ్లలో వీటిలో ప్రతి దానికి ఉదాహరణ లు చూస్తాము అప్లై ఫంక్షన్ కోసం ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం అప్లై ఫంక్షన్ అంటే ఏమిటంటే ఇచ్చిన శ్రేణి యొక్క అంచులలో ఇచ్చిన ఫంక్షన్ను వర్తింపజేస్తుంది మీరు ఇక్కడ మార్జిన్లు చెప్పినప్పుడు ఇది శ్రేణి యొక్క కోణాన్ని సూచిస్తుంది దానితో పాటు ఫంక్షన్ వర్తించాల్సిన అవసరం ఉంది 1 నుండి 9 మూల కాల తో 3 నుండి 3 పరిమాణం లో ఉన్న మాతృక A ని సృష్టిద్దాం మీరు ఈ ఆదేశాన్ని ఉపయోగించి చేయవచ్చు మరియు మీరు A ను ముద్రించినప్పుడు మీరు దీన్ని చూడవచ్చు ఇప్పుడు నేను ఈ మొత్తాలను అడ్డు వరసలలో మరియు నిలువు వరసలలో ని మొత్తాలను అంచనా వేయాలనుకుంటున్నాను అలా చేయడానికి మీరు అప్లై ఫంక్షన్ను ఉపయోగించవచ్చు దీని కోసం వాక్యనిర్మాణం మాతృక A ను తీసుకొని ఆపై మ్యాట్రిక్స్ A యొక్క అడ్డు వరసలలో ఈ అప్లై ఫంక్షన్ ను వర్తింపజేయండి మరియు మీరు దరఖాస్తు చేయవలసిన ఫంక్షన్ సమ్ కాబట్టి ఇప్పుడు అది ఏమిటంటే ఈ మొదటి వరుస 7 4 1 ను సంకలనం చేస్తుంది ఇది రెండవ వరుస లోని కొన్ని అంశాలు మరియు ఇక్కడ ముద్రిస్తుంది మరియు మూడవ వరుస లోని కొన్ని అంశాలు మరియు అవుట్పుట్ను ప్రింట్ చేస్తుంది మీరు మార్జిన్ను 2 గా పేర్కొనడం ద్వారా నిలువు వరుస ల కోసం అదే విధంగా చేయవచ్చు A మీద సమ్ ఫంక్షన్ ను అప్లై చేసినప్పుడు మార్జిన్ 2 అంతటా నిలువు వరుసలుగా వర్తించండి ఈ ఆదేశం నిలువు వరుస ల లోని మూల కాల మొత్తాలను 3 2 1ను 6 గా ముద్రిస్తుంది తరువాత మేము లాప్లీ ఫంక్షన్ ను ఉపయోగించాలి అనుకుంటున్నాము లాప్లీ ఫంక్షన్ ఒక ఫంక్షన్ను జాబితా పై వర్తింపచేయడానికి ఉపయోగించబడుతుంది అందువల్ల మీరు ఇక్కడ చూడండి లాప్లీ ఎల్లప్పుడూ ఇన్ పుట్ జాబితా కు సమానమైన జాబితా ను తిరిగి ఇస్తుంది లాప్లీ కోసం వాక్యనిర్మాణం క్రింది విధంగా ఉంది మీరు కమాండ్ లాప్లీ మరియు ఫంక్షన్ వర్తించవలసిన జాబితా ను మరియు జాబితా లో వర్తించవలసిన ఫంక్షన్ను ఉపయోగించాలి 1 నుండి 9 వరకు మూలకాలను కలిగి ఉన్న మ్యాట్రిక్స్ A ను 3 నుండి 3 పరిమాణం లో ఉండే మ్యాట్రిక్స్ A ని సృష్టించండి మరియు 10 నుండి 18 మూలకాలను కలిగి ఉన్న మాతృక B ని సృష్టించండి మరియు పరిమాణం 3 నుండి 3 వరకు ఉంటుంది ఇప్పుడు నేను లిస్ట్ కమాండ్ ను ఉపయోగించి A మరియు B మాత్రిక ల జాబితా ను సృష్టిస్తున్నాను నేను మాత్రిక ల యొక్క డిటర్మినెంట్ ను అంచనా వేయాలనుకుంటున్నాను మరియు తరువాత వాటిని జాబితా లో నిల్వ చేయాలనుకుంటున్నాను A యొక్క కాలిక్యులేటర్ డిటర్మినెంట్ B యొక్క డిటర్మినెంట్ను లెక్కించి వాటిని జాబితా గా చేసుకోవడం ఒక మార్గం ఇక్కడ చూపిన లాప్లీ ఫంక్షన్ను ఉపయోగించి మీరు అదే ఆపరేషన్ను సులభంగా చేయవచ్చు నేను ఒక లాప్లీ ఫంక్షన్ ని ఉపయోగించిఆ వేరియబుల్కు డిటర్మినెంట్ ఉందని పేరు పెట్టాలనుకుంటున్నాను నా జాబితా లో డిటర్మినెంట్ ఫంక్షన్ను వర్తింపజేయాలనుకుంటున్నాను A ఆపై దానిని మూలకం 1 లో నిల్వ చేసి B యొక్క డిటర్మినెంట్ ని లెక్కించి జాబితా యొక్క మూలకం 2 లో నిల్వ చేయండి ఇప్పుడు మాప్లై ఫంక్షన్కు కి వెళ్దాం మాప్లై అనేది లాప్లీ యొక్క మల్టీవెరియట్ వెర్షన్ అది ఏమి చేస్తుందంటే ఈ ఫంక్షన్ను అనేక జాబితా లలో ఒకేసారి అన్వయించవచ్చు సింటాక్స్ మీరు జాబితా 1 మరియు జాబితా 2 లో కలిసి దరఖాస్తు చేయవలసిన ఫంక్షన్ను మ్యాప్లీ చేస్తుంది కాబట్టి మేము R ఫంక్షన్ వాల్యూమ్ సిలిండర్ ను చూశాము ఇప్పుడు నేను ఇక్కడ ఒక జాబితా గా ఉన్న వివిధ వ్యాసాలు మరియు వేర్వేరు పొడవు ల కోసం వాల్యూమ్ ను లెక్కించాలనుకుంటున్నాను అనుకుందాం నాకు వ్యాసాల జాబితా ఉంది మరియు నేను ఒక్కొక్క జత వ్యాసం మరియు పొడవు కోసం వాల్యూమ్ ను అంచనా వేయ దలిచిన పొడవు ల జాబితా ను కలిగి ఉన్నాను మీరు ఒక్కొక్కటి గా ఈ పొడవు మరియు వ్యాసం ను తీసుకొని అదే ఫంక్షన్ను అమలు చేయవచ్చు కానీ ఈ పనిని సరళీకృతం చేయడంలో మాప్లీ సహాయపడుతుంది మీరు ఒక వేరియబుల్ వాల్యూమ్ ను సృష్టించాలి ఆపై వాల్యూమ్ సిలిండర్ ఫంక్షన్ vol cylinder funcion పై ఫంక్షన్ మ్యాప్లీ ని వర్తింపజేయండి ఎందుకంటే ఇది ఫంక్షన్ మొదట మనం ఫంక్షన్ను వర్తింపజేయాలి ఆపై జాబితా 1 మరియు జాబితా 2 మనకు రెండు జాబితాలు వ్యాసం మరియు పొడవు ఉన్నాయి మరియు అది ఏమి చేస్తుందంటే అది ఒక జత తీసుకుంటుంది మరియు తరువాత వాల్యూమ్ ను లెక్కిస్తుంది మరియు వాల్యూమ్లు ఇవ్వబడిన రెండు జాబితాలు వ్యాసం మరియు పొడవు వ్రాయబడతాయి తరువాత మనం ట్యాప్లీ ఫంక్షన్కు వెళ్దాం కారకాల కలయిక ద్వారా ఇచ్చిన వెక్టార్ ల ఉపసమితిపై ఒక ఫంక్షన్ను వర్తింపచేయడానికి ట్యాప్లీ ఉపయోగించబడుతుంది దాని కోసం వాక్యనిర్మాణం ట్యాప్లీ వెక్టర్ ప్రాక్టీస్ మరియు పొడవు యొక్క ఫంక్షన్ యూనిట్ కాబట్టి ట్యాప్లీ ని వివరించడానికి ఈ ఉదాహరణ ను ఉపయోగించుకుందాం నేను నాలుగు 1 మూడు 2 మరియు రెండు 3 లను కలిగి ఉన్న ఈ కాంకాటనేషన్ ఆపరేటర్ ను ఉపయోగించి ఐడి అనే వెక్టర్ను సృష్టిస్తున్నాను మరియు నేను మరో వెక్టర్ను కూడా సృష్టిస్తున్నాను ఇది విలు వలను కలిగి ఉన్న1 నుండి 9 మూలకాలు గల ఒక సంగ్రహణను కలిగి ఉంది ఇప్పుడు నేను అదే ఐడి లు కలిగి ఉన్న విలు వలను జోడించాలనుకుంటే ట్యాప్లీ ఫంక్షన్ నాకు సహాయపడుతుంది కాబట్టి నేను చేయవలసింది ఏమిటంటే నేను ఈ విలు వలను జోడించాలనుకుంటున్నాను ఇక్కడ జతచేయడం ఒక ఫంక్షన్గా ఇవ్వబడింది ఇది వారికి చెందిన ఐడి ప్రకారం సమ్ ఇది ఏమి చేస్తుందంటే ఇది ఒక ఐడి కి అనుగుణమైన మూలకాలను తీసుకుంటుంది ఉదాహరణకు నాలుగు 1 లు మరియు 1 2 3 4 విలువ లు మరియు వాటిని 4 3 7 మరియు 2 9 మరియు 1 సంక్షిప్తీకరిస్తాయి కాబట్టి సమ్ 10 అవుతుంది అదేవిధంగా ఐడి 2 కి అనుగుణమైన విలువ లు ఆపై దాన్ని సంకలనం చేసి ఐడి 3 కి అనుగుణమైన విలువ లు మరియు సంకలనం చేయండి తద్వారా ఇది వర్గం 1 వర్గం 2 మరియు వర్గం 3 యొక్క మూల కాల మొత్తాలను సూచించే అవుట్పుట్లను ముద్రిస్తుంది ఐడి 1 ఐడి 2 మరియు ఐడి 3 ఉన్న మూల కాల మొత్తంగా అవుట్పుట్ను ప్రింట్ చేస్తుంది ఈ ఉపన్యాసంలో బహుళ ఇన్పుట్లను మరియు బహుళ అవుట్పుట్ లు తీసుకున్న ఫంక్షన్ లను ఎలా వ్రాయాలో చూశాము మరియు మనము ఇన్లైన్ ఫంక్షన్ లను కూడా చూశాము మరియు ఆబ్జెక్ట్ లపై లూప్ చేయడానికి ఉపయోగపడే కొన్ని ఫంక్షన్ లను కూడా చూశాము తదుపరి ఉపన్యాసంలో ఆర్ R లోని నియంత్రణ నిర్మాణాల గురించి చర్చించ బోతున్నాం